విశ్వవిద్యాలయాలలో మేధోసంపత్తిని ఎలా నిర్వహిస్తారో చూద్దాం ఇప్పుడు మనం మొదట మేధో సంపత్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి మేధో సంపత్తి అంటే మేధో ప్రక్రియ ఫలితంగా వచ్చే ఏదైనా సృజనాత్మక పని వేగంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మకత దశలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ నుండి వస్తున్న ఉత్పత్తులను మనం ఎలా పేటెంట్ చేయవచ్చు లేదా రక్షించగలం అనే దానిపై సమస్యలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం మేధో ప్రక్రియ అనేది మానవ సృజనాత్మక శ్రమ నుండి వచ్చే ఉత్పత్తులకు పరిమితం చేయబడింది పేటెంట్ అనేది విశ్వవిద్యాలయం నుండి రావచ్చు ట్రేడ్మార్క్ అనేది విశ్వవిద్యాలయ ప్రాజెక్ట్ నుండి రావచ్చు విశ్వవిద్యాలయంలో సృష్టించబడిన కాపీరైట్ విషయాలను కాపీరైట్ ద్వారా రక్షించవచ్చు డిజైన్ ను కూడా రక్షించవచ్చు అని మనం ఇంతకు ముందు ఉపన్యాసాలలో చూసాం సెమీకండక్టర్ చిప్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను రిజిస్టర్ చేసుకోవచ్చు అవి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల లేఅవుట్ కోసం రిజిస్ట్రేషన్ కావచ్చు మొక్కల రకాలను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా నమోదు చేసుకోవచ్చు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లు కూడా విశ్వవిద్యాలయాల పని నుండి వస్తాయి ప్రతీ ఉన్నత విద్యా విద్యాసంస్థలో ఐపిఎం సెల్ ఈ విధంగా ఏర్పాటు చేయబడుతుంది ఇప్పుడు ఎలా ఐపిఎం సెల్ విశ్వవిద్యాలయంలో ఒక విభాగం లాగా ఆటోమాటిక్గా రాదు అది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడాలి కాబట్టి దీనిని ఆ సంస్థ అధిపతి లేదా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో అయితే వాళ్ళే స్వంతoగా ఏర్పాటు చేసుకుంటారు ఇది ఎక్కువగా అంతర్గతంగా నడుస్తుందని మనం చూడవచ్చు కాని దీనిని ప్రభుత్వం కూడా తప్పనిసరి చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఒక సంస్థకు నిధులు ఇవ్వాలంటే ఆ సంస్థకు ఐపిఎం సెల్ యొక్క పుట్టుక అంతర్గతంగా జరగవచ్చు లేదా అది బయట నుంచి వచ్చిన ఒక రూల్ వలన కూడా జరగవచ్చు ఇప్పుడు ఈ ఐపిఎం సెల్ కు అధిపతిగా పరిగణించబడతాడు ఆ వ్యక్తికి అసలు మేధో సంపత్తి అనుభవం ఉందా లేదా అనే దానితో సంబంధం లేదు ఆ విభాగంలో 2 నుండి 8 మంది వ్యక్తులు ఉండవచ్చు ఇప్పుడు ఐపిఎం సెల్ లో 2 నుండి 8 మంది వ్యక్తులు ఉండవచ్చు అది ఇంకా ఎక్కువ మంది కావచ్చు మరియు ఒక ఐపిఆర్ పాలసీని ఇతర భారతీయ లేదా విదేశీ సంస్థలను ఆధారంగా చేసుకుని తయారు చేస్తున్నారు ఐపిఎం సెల్ యొక్క ప్రధాన విధులను చూద్దాం మేధో సంపత్తి హక్కులు మేధో సంపత్తి హక్కులను పొందే చట్టం మరియు వాటిని రక్షించే విధానం గురించిన అంశాలపై సిబ్బందికి మరియు విద్యార్థులకు అవగాహన కల్పించడం వారి మొదటి విధి కాబట్టి అవగాహన కల్పించడం అనేది ఐపిఎం సెల్ మొదటి పని మేదోసంపత్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం అనేది ఐపిఎం సెల్ విధి ఈ కార్యకలాపాలలో ఒకటి మేధోసంపత్తి న్యాయవాదులు మరియు ఇతర నిపుణులను నియమించడం మరియు కాంట్రాక్ట్ నిబంధనలు మరియు సుంకాల ప్రకారం వారి బిల్లులను చెల్లించడం వారి బాధ్యత ఇప్పుడు ఇది ఐపిఎం సెల్ యొక్క పరిపాలనా తీరును చూపుతుంది ఇది విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంలో పనిచేసే వ్యక్తులు మరియు బాహ్య సేవా సంస్థల మధ్య ఒక లింక్ లాగ ఉంటుంది ఎందుకంటే పేటెంట్ ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు కాని ఆ పేటెంట్ ముసాయిదా చేయగల నిపుణులైన పేటెంట్ ఏజెంట్లు అవసరం ఈ ఆవిష్కరణ ఇప్పటికే ఉందా లేదా కొత్తదా అని చెప్పడానికి సహాయపడే నిపుణులు అవసరం కాబట్టి విశ్వవిద్యాలయాన్ని బయటి నిపుణులతో కలిపే సంస్థగా ఐపిఎం సెల్ పనిచేస్తుంది ఐపిఎం సెల్ యొక్క పని ఇప్పుడు పరిశ్రమ మరియు ఇన్స్టిట్యూట్ మధ్య మధ్యవర్తిత్వం కూడా ఐపిఎం సెల్ పరిశ్రమలు మరియు విశ్వవిద్యాలయాల మధ్య ఒప్పందాలను చేస్తుంది మరియు కొన్నిసార్లు విశ్వవిద్యాలయం చేసిన ఆవిష్కరణ పరిశ్రమ వెతుకుతున్న ఆవిష్కరణ ఒకటి కాకపోవచ్చు ఆ సమస్య ఏమైనా కావచ్చు ప్రొఫెసర్ మరియు వారి బృందం ఆందోళనలు పరిశ్రమకు సంబంధించిన వారికి పరిశ్రమకు సంబంధిన వారి ఆందోళనలు సంస్థలకు తెలియపరచాల్సిన బాధ్యత ఐపిఎం సెల్దే లైసెన్సింగ్ లేదా కేటాయించడం ద్వారా టెక్నాలజీ బదిలీని సులభతరం చేయడం కూడా ఐపిఎం సెల్ బాధ్యతే రికార్డులను నిర్వహించడం ఐపిఎం సెల్ మరొక పని ఇప్పుడు విద్యాసంస్థలు ఒకటి కంటే ఎక్కువ రకాల మేధోసంపత్తిని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ అవి పేటెంట్లు కాపీరైట్ డిజైన్లు ట్రేడ్మార్క్ మరియు కొత్త మొక్కల రకాలను ఉత్పత్తి చేసే సందర్భాలు మనకు తెలుసు వారు దాఖలు చేసే మరియు పొందే పేటెంట్ల పరిమాణం మరియు నాణ్యత ఒక వినూత్న కార్యాచరణ యొక్క కొలతగా పరిగణించబడుతుంది పేటెంట్ ఎలా ఉంటుందో విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ను చూసినప్పుడు మనం చూస్తాము ఇప్పుడు పేటెంట్ యొక్క ఫోటో ఇక్కడ ఉంది ఇది మనం అర్ధం చేసుకోవాలి పేటెంట్ లను మానేజ్ చేయడమనేది ఐపిఎం సెల్ చేయాల్సిన పని కాబట్టి పేటెంట్ దాఖలు చేసిన తరువాత ఆ దాఖలును పర్యవేక్షించాలి ప్రచురణ ఎప్పుడు జరుగుతుందో పరిశీలించాలి ప్రచురణను పర్యవేక్షించాలి ఇది పరీక్షలో ప్రవేశించినప్పుడు పేటెంట్ కార్యాలయ ఫస్ట్ ఎక్షామినేషన్ రిపోర్ట్ దానిని 20 సంవత్సరాలు ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది లేదా వేర్వేరు గడువులను బట్టి వేర్వేరు హక్కులను నిర్వహించాలి ఇప్పుడు ఐఐటిలలో ఒకటైన మద్రాస్ఐఐటి వారి ఐపిఎం సెల్ ఈ పేటెంట్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు ఐపిఎం సెల్ కూడా దీన్ని చేయగలదు మరియు ఐపిఆర్ చైర్ ప్రొఫెసర్ ఉన్న ఇన్స్టిట్యూట్లలో ఇది భారతదేశంలోని కొన్ని ఇన్స్టిట్యూట్లకు ఉంది ఆ పని చైర్ ప్రొఫెసర్ చేత చేయబడుతుంది ఇప్పుడు విద్యార్థులు మరియు అధ్యాపక సభ్యుల నుండి వెలువడే సృజనాత్మక పని వివరాలను ఈ ఐడిఎఫ్ లో నింపాల్సిన అవసరం ఉంది ఇది సాధారణంగా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో ఉంటుంది ఆ దరఖాస్తుని క్లరికల్ సిబ్బంది తీసుకుంటారు వారు దానిని దాస్తారు ఆ ఫారం ను కావాల్సినప్పుడు తీసుకుని దాని మీద ఎనాలిసిస్ మరియు రిపోర్టింగ్ను సులభతరం చేసే వ్యవస్థను అంతర్గతంగా అభివృద్ధి చేశారు ఐపిఎం సెల్ ఇన్నోవేషన్ క్యూ ప్లస్ మొదలైన చెల్లింపు డేటా బేస్లపై ఆధారపడుతుంది

ఇప్పుడు ఆ శోధన సాధారణంగా ఐపిఎం సెల్కు స్వతంత్ర నైపుణ్యం మరియు ప్రతిభ ఉంటే అది విశ్వవిద్యాలయం నుండి వచ్చే ప్రతి శోధనను అవుట్సోర్సింగ్ చేయకుండా వాళ్ళే చేసుకోవచ్చు ఇప్పుడు ఆవిష్కర్తలు అర్హత కలిగిన లేదా సమర్థుడైన IP ప్రొఫెషనల్తో చర్చించి పేటెంట్ శోధనా ఫలితాన్ని కనుగొని పేటెంట్ తీసుకోవచ్చో లేదో కనుక్కుంటారు ఇప్పుడు ఐడిఎఫ్ లో పేటెంట్ ఏజెంట్ ఉంటే అప్పుడు తాత్కాలిక దాఖలు ఇక్కడే చేయవచ్చు ఆ ఆవిష్కరణలో కొత్తదనం ఉంటే అప్పుడు పేటెంట్ దాఖలు చేయడానికి నిర్ణయం తీసుకోబడుతుంది ఐడిఎఫ్ బాధ్యతను ఒక న్యాయ సంస్థకు ఇస్తారు అది చేసే ఐపి ఫైలింగ్ సేవలు మరియు ఫైలింగ్ ఖర్చుకు ఆమోదం ఇవ్వబడుతుంది సాధారణంగా ఇన్స్టిట్యూట్తో ఐపి సర్వీసు ప్రొవైడర్ల ప్యానెల్ ఉంటుంది మరియు ఆ ప్యానెల్ నుండి ఒక సంస్థ ఒక నిర్దిష్ట పని కోసం గుర్తించబడుతుంది అప్పుడు ఐపి సేవా నిపుణులు పేటెంట్ను ఖరారు చేసి దాఖలు చేయడానికి ఆవిష్కర్తలతో సంభాషిస్తారు పేటెంట్ దరఖాస్తును దాఖలు చేసినట్లు ధృవీకరణ పత్రం మరియు ప్రొఫెషనల్ మరియు చట్టబద్ధమైన ఫీజుల బిల్లుతో పాటు ఐపిఎం సెల్కు సమర్పించబడుతుంది అప్పుడు ఒక వ్యక్తి బిల్ చేసిన మొత్తాన్ని తనిఖీ చేస్తాడు బిల్లు చేసిన మొత్తంలో ప్రయర్ ఆర్ట్ సెర్చ్ కోసం అయిన ఖర్చు డ్రాఫ్టింగ్ మరియు ఫైలింగ్ ఫీజులు ఉంటాయి దానిలో ప్రాసిక్యూషన్ ఫీజులు ఉంటాయి వీటిని ఆఫీసు పనులు అంటాము ఆడిటింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు రిపోర్టింగ్ ప్రయోజనాల కోసం రికార్డులు హార్డ్ మరియు సాఫ్ట్ కాపీల రూపంలో నిర్వహించబడతాయి పేటెంట్ దాఖలు చేసిన తరువాత మార్కెటింగ్ అనే విధి ఐపిఎం సెల్ యొక్క ప్రధాన విధులతో పాటు కొనసాగుతుంది పేటెంట్ దాఖలు చేయాలనే ఆలోచనకు కారణం దానిని వాణిజ్యీకరించడం కాబట్టి నిపుణుల అభిప్రాయం కొన్ని సందర్భాల్లో కోరబడుతుంది ఇది మూడవ పార్టీ మూల్యాంకనం ద్వారా జరుగుతుంది మరియు ఇది మార్కెటింగ్ బృందం మరియు IPM యొక్క కార్యకలాపాల బృందం సమన్వయం చేస్తుంది ఇప్పుడు ఆవిష్కర్త పేటెంట్ను ఒక విదేశీ దేశంలో దాఖలు చేయాలనుకుంటే ఆవిష్కర్త విదేశీ దాఖలు కోసం అభ్యర్థించాలి ఒక అంతర్జాతీయ పేటెంట్ కమిటీ దీనిని పరిశీలిస్తుంది మరియు ఇంత ఖర్చుతో ఈ అంతర్జాతీయ దరఖాస్తును దాఖలు చేయాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది ఒక భారతీయ దరఖాస్తు దాఖలు చేయబడి ఆపై వివిధ అధికార పరిధిలో దాఖలు చేయడానికి ఒక న్యాయ సంస్థకు బాధ్యత అప్పగించబడుతుంది సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆవిష్కరణ యొక్క అభివృద్ధి దశ మరియు ఒక నమూనా పరీక్షించబడిందా లేదా వంటి వివరాలను వారి ఆవిష్కర్తలు అందించాలి ఇది దరఖాస్తు దాఖలు చేసిన తరువాత జరుగుతుంది ఒక ఇన్స్టిట్యూట్ దాని పేటెంట్ ఎలా వాణిజ్యీకరించబడిందో తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటుంది ఆవిష్కరణలను ఎలా మార్కెట్ చేయాలో చెప్పే ఆవిష్కర్తలు నింపాల్సిన ఫారం లు ఇప్పుడు ఉన్నాయి ఐపిఎం సెల్ యొక్క మార్కెటింగ్ బృందం ఆవిష్కరణను మార్కెట్లోకి తీసుకువెళ్ళేలా చూడటానికి కంకణం కట్టుకుంటుంది ఐపిఎం సెల్ అనే ఒక డాక్యుమెంట్ను సిద్ధం చేస్తుంది మరియు ఈ విలువ ప్రతిపాదన ఆధారంగా వివిధ రకాల వ్యాప్తి జరుగుతుంది ఆవిష్కరణ గురించిన వివరాలను విశ్వవిద్యాలయాలకు టెక్నాలజీ బదిలీ వెబ్సైట్ ఉంటే దానిలో ఉంచవచ్చు ఉత్తరాలు మరియు ఇమెయిల్లు పంపబడతాయి ఆవిష్కరణ పెద్ద సంఖ్యలో కొనుగోలుదారుల వద్దకు చేరుకునేలా ఒప్పందాలు చేసుకోబడుతాయి పేటెంట్ మంజూరు చేసిన తరువాత నిర్వహణ రుసుము చెల్లించాలి చాలా పేటెంట్ ఆఫీసుల మాదిరిగానే భారతీయ వ్యవస్థలో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పునరుద్ధరణ రుసుము పెరుగుతుంది ఆదాయాన్ని సంపాదించని ఆవిష్కరణలను వదిలివేసే విధంగా ఈ రూల్ ఉద్దేశపూర్వకంగా పెట్టబడింది కాబట్టి ఒక ఆవిష్కరణను మార్కెట్ చేయలేకపోతే విశ్వవిద్యాలయం ఆ ఆవిష్కరణకు మద్దతు ఇచ్చే సమయం తగ్గించుకుని దానిని వదిలివేయవచ్చు లేదా సంబంధిత పరిశోధకుడిని లేదా ప్రొఫెసర్ను వారి స్వంత ఖర్చుతో ఆ ఆవిష్కరణ తీసుకోవాలని అడగవచ్చు ఇప్పుడు భారతదేశంలో ఫారం 27 వంటి కొన్ని చట్టబద్ధమైన అవసరాలు ఉన్నాయి ఇది వర్కింగ్ స్టేట్మెంట్ కాబట్టి ఐపిఎం సెల్ కూడా ఆ జాగ్రత్త తీసుకుంటుంది ఇది క్రమం తప్పకుండా దాఖలు చేయవలసిన బాధ్యత ఐపిఎం సెల్ పై ఉంటుంది సిబ్బందికి సంబంధించి చూస్తే ప్రతీ ఐపిఎం సెల్ కు ఎంత మంది అవసరమో దాన్ని బట్టి అంత మందిని ఎంపిక చేసుకోవచ్చు కాబట్టి లెవల్ వన్ స్టాఫ్ లో డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు అది పేటెంట్ అటార్నీగా లేదా 5 సంవత్సరాల అనుభవం ఉన్న ఎగ్జామినర్గా అర్హత పొందిన వారు ఉంటారు అంతే కాక ఏడు నుండి పది సంవత్సరాల అనుభవంతో ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్ ఉండవచ్చు లెవల్ 2 సిబ్బందిగా 'ప్రయర్ ఆర్ట్ సెర్చ్' లో నిష్ణాతులైన వారు ఉంటారు మార్కెటింగ్ సిబ్బంది మరియు అడ్మినిస్ట్రేటివ్ పనిని చేయగలిగిన వారు ఉంటారు ఒక పేటెంట్ ఏజెంట్ లేదా న్యాయవాది ఉంటారు కాస్ట్ అకౌంటెంట్ కూడా ఉంటారు ఇప్పుడు డేటా క్యాప్చర్ ఆర్కైవల్ రిట్రీవల్ మరియు కరస్పాండెన్స్ చేయడానికి ప్రతీ 500 పేటెంట్లకు ఒక వ్యక్తి లెవెల్ ౩ లో ఉంటారు గత 50 సంవత్సరాలుకు సంబంధించిన పేటెంట్ మరియు పేటెంట్ కాని డేటాబేస్లను చూడడానికి ప్రయర్ ఆర్ట్ డేటాబేస్ను చూడడానికి సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉండాలి డాకెట్ ఆర్కైవల్ మరియు రిట్రీవల్ సమగ్రoగా ఉండాలి అన్ని ఈమెయిల్లను మరియు ఐపిఎం సెల్ ద్వారా వేర్వేరు వాటాదారులకు పంపబడుతున్న ఉత్తరాలను ఉంచడానికి ఒక ప్రక్రియ ఉండాలి దీనినే ప్రాథమిక కార్యాలయ ఆటోమేషన్ అని పిలుస్తారు ఇప్పుడు ఐపిఎం సెల్ కు అవసరమైన ఫారం లు ఉన్నాయి దీనిలో ముఖ్యమైనది ఐడిఎఫ్ ఫారం అంటే ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారం అది ఆవిష్కరణ యొక్క సాధారణ మరియు ఆవిష్కరణ అంశాల గురించి తెలిపే ఫారం దానిలో ఆవిష్కర్త పేరు చిరునామా కూడా ఉంటుంది ఇదే కాక దీనిలో బహుళ ఆవిష్కర్తలు ఉన్నారా ఒక వేళ ఉంటే వారి భాగస్వామ్యం ఎంత ఈ ఆవిష్కరణకు ఏమైనా ఫండింగ్ ఉందా ఆ ఫండింగ్ ప్రభుత్వం నుండి వచ్చిందా లేదా ఇతర ఏజెన్సీల నుండి వచ్చిందా కూడా ఆ ఫారం లో రాయాలి మీరు ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారం చూడాలనుకుంటే www in లింక్ లో చూడవచ్చు అక్కడే నాన్ డిస్క్లోసర్ అగ్రిమెంట్ ఫారం లను కూడా చూడవచ్చు ఇప్పుడు ఐసిఎస్ఆర్ వెబ్సైట్ చూస్తే బోల్డన్ని విషయాలు ఉంటాయి దాంట్లో ఐపిఆర్ పాలసీ ఉంటుంది ఇంక్యుబేషన్ పాలసీ ఉంది అంతే కాక అక్కడ టెక్ ట్రాన్స్ఫర్ మరియు రాయల్టీ వివరాలు ఉన్నాయి సాఫ్ట్ వేర్ అమ్మకాలకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి దాంట్లో ఇండియన్ పేటెంట్ కోసం ఫైలింగ్ చేసే విధానం ఉంది పిసిటి అని పిలిచే విదేశీ దరఖాస్తును దాఖలు చేసే విధానం కూడా ఉంది దాంట్లోనే బోల్డన్ని దరఖాస్తు ఫారం లు ఉన్నాయి వారికి ఒప్పందాల టెంప్లేట్లు కూడా ఉన్నాయి ఉదాహరణకు జాయింట్ వెంచర్ లేదా ఉమ్మడి సహకార పరిశోధన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉమ్మడి అభివృద్ధి పారిశ్రామిక కన్సల్టెన్సీ సంస్థాగత ఒప్పందం టెక్నాలజీ లైసెన్సింగ్ ఒప్పందం వంటి వివిధ ఒప్పందాల టెంప్లేట్లు ఉన్నాయి కాబట్టి అవసరమైన ఫారం లను బట్టి IPM సెల్ కూడా టెంప్లేట్ ఫారం లను కలిగి ఉంటుంది కాబట్టి కేసు నుండి కేసు ప్రాతిపదికన వాడుకోవడానికి టెంప్లేట్లను IPM సెల్ ఉపయోగించవచ్చు